స్పెక్ట్రోస్కోపీలో నేను ప్రస్తావించే స్పెక్ట్రం అంటే ఏమిటి మరియు విభిన్న రకాలైన స్పెక్ట్రోస్కోపీలలో కామన్ గా ఉండే ప్రధానమైన అంశాలను ముందుగా పరిశీలిద్దాం మనం విద్యుదయస్కాంత వికిరణంఎలెక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ గురించి మాట్లాడినప్పుడు విద్యుదయస్కాంత వికిరణం అనేది రేడియో తరంగాల నుండి వస్తుంది అని మనందరికీ తెలుసు మనం ఎదో ఒక కారణం వల్ల హాస్పత్రి కి వెళ్ళినప్పుడు తీసే ఎక్స్రే చిత్రం గురించి మనకి తెలుసు ఈ ఎక్సరే పక్రియలో రేడియో తరంగాల నుండి విద్యుదయస్కాంత వికిరణం రేడియో రిసీవర్లు మరియు ట్రాన్స్మిటర్లు అనేవి ప్రధానమైనవి రేడియో తరంగాల నుండి X కిరణాల వరకు కలిగి ఉన్న శక్తి పరిమాణాల క్రమం ను మనం ఒకసారి పరిశీలిద్దాం ఆ క్రమం చాలా పెద్దది మరియు ఇది దాదాపు 12 15 ఆర్డర్ల పరిమాణం ని కలిగి ఉంటుంది మాగ్నిట్యూడ్ ఆర్డర్ అనేది మునుపటి దాని కంటే పది రెట్లు ఎక్కువగా వుంటుంది ఇక ఇక్కడ ఇది ఒక ఆర్డర్ మాగ్నిట్యూడ్ ఎక్కువ అని మనం చెప్పవలసి వస్తే దాని అర్థం ఏమిటంటే ఇది మునుపటి కంటే పది రెట్లు ఎక్కువ అని అర్ధం ఇప్పుడు ఇక్కడ మనం 15 ఆర్డర్ల పరిమాణం గురించి మాట్లాడుతున్నాం అంటే ఫ్రీక్వెన్సీ లేదా వేవ్ లెంగ్త్ లేదా వేవ్ నంబర్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీలో మనం వ్యవహరించాల్సిన విద్యుదయస్కాంత వికిరణం యొక్క ఈ విషయాలన్నింటినీ మనం ఇప్పుడు నిర్వచిస్తాము దాదాపు 15 ఆర్డర్ల పరిధిలో ఉంటుంది అందువలన మనం చాలా శక్తివంతమైనది అదే సమయంలో చాలా క్లిష్టమైన టెక్నిక్ ఎందుకంటే మనం ఈ విభిన్న పరిమాణాల రేడియేషన్ని నిర్వచించాల్సిన సాంకేతికత కూడా భిన్నంగా ఉంటుంది మనం ఆ వివరాలలోకి వెళ్లే ముందుగా ఈ స్పెక్ట్రోస్కోపీ యొక్క అన్ని శాఖలలో మనం సాధారణంగా కనిపించే వాటిని నిర్వచించుదాం మనం ఎల్లప్పుడూ అక్షాలను గమనిస్తే అవి ప్రధానంగా x మరియు y అక్షములే ఈ అక్షం సాధారణంగా వేవ్ లెంగ్త్ లేదా వేవ్ నంబర్ లేదా ఫ్రీక్వెన్సీలు గల అక్షంగా మనం పరిగణించవచ్చు ఇది కాంతి యొక్క లక్షణం లేదా ప్రకాశిస్తున్న విద్యుదయస్కాంత వికిరణం యొక్క లక్షణం ఈ అక్షం మీద గ్రహించిన లేదా వెలువడే కాంతి తీవ్రత లేదా గ్రహించబడిన మొత్తం కాంతి యొక్క తీవ్రత ఇవ్వబడుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చర్చించబోయేది ఏమనగా పదార్ధం రేడియేషన్ను గ్రహించినట్లయితే దాని మీద రేడియేషన్ ఏదైనా ఉంటే రేడియేషన్ అనేది అన్ని తరంగదైర్ఘ్యాల వద్ద శోషణంఅబ్సార్బ్షన్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ స్పెక్ట్రం అనేది దాదాపుగా ఎల్లప్పుడూ ఇలా కనిపిస్తుంది ఈ కొన్ని చిత్రాలను గమనించినట్లయితే ఇక్కడ పీక్ ల యొక్క సెట్ ఉంది ప్రతిచోటా శోషణం జరగడంలేదు శోషణం జరుగుతున్నట్లు కనిపిస్తోంది మనం పరిగణించిన పదార్ధం ద్వారా వెలువడే విద్యుదయస్కాంత వికిరణం యొక్క శోషణం కొన్ని తరంగదైర్ఘ్యాల వద్ద మాత్రమే ఉంది అలాగే ఇది కొన్ని ఫ్రీక్వెన్సీల వద్ద మాత్రమే జరుగుతుందని తెలుస్తుంది మనం తరంగదైర్ఘ్యంను గమనిస్తే ఇక్కడ లాంబ్డా ఈ విధంగా పెరుగుతుంది అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈ విధంగా పెరుగుతుంది మనం కొన్ని నిమిషాల్లో ఈ సంబంధాన్ని చూస్తాము మనం చూసేది ఏమిటంటే కొన్ని స్థానాలు మాత్రమే ఉంది ఈ గీతలు ఉండే స్థానాలు ఇకపోతే ఒకటోవ లక్షణము ఏమనగా ఈ లైన్ యొక్క స్థానాలు ఏదైనా కణానికిపదార్ధానికి ఇది ప్రత్యేకమైనది తదుపరి లక్షణం గమనిస్తే లైన్ తీవ్రతలు ఇక్కడ ఎత్తు లేదా ప్రతి వక్రరేఖ కింద ఉన్న వైశాల్యం అని పిలవబడేవి విభిన్న తరంగాలు ఉంటాయి కానీ దీనిని ప్రతి వక్రరేఖ కింద ఉన్న వైశాల్యం యొక్క తీవ్రతగా చెప్పవచ్చు అలాగే మనం దానిని గమనించినట్లయితే వాటి తీవ్రతలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శోషణం యొక్క తీవ్రత మరియు ఇది ఈ శోషణం శక్తి అనేది ఈ శక్తి కి సంబంధించినదే నేను గీసిన చిత్రంలో తీవ్రత అది ఇక్కడ ఈ శక్తి యొక్క తీవ్రత అది మరియు ఈ శక్తికి తీవ్రత అది మరియు మీరు గమనించినట్లైతే దీని తీవ్రత చాలా తక్కువ మనం ఇక్కడ నిశితంగా పరిశీలించినట్లయితే ఇక్కడ మనం చూసేది ఏమిటంటే విభిన్న లైన్ స్థానాలు మాత్రమే కాదు మనం విభిన్న లైన్ తీవ్రతలను కూడా చూస్తాం అవి ఏదైనా సబ్స్క్రిప్ట్లకు ప్రత్యేకంగా ఉంటాయి మూడవది ఏమిటంటే మనం చూసేది కూడా మరొక నమూనాగా పేర్కొనవచ్చు మనం ఒక స్పెక్ట్రోస్కోపీని ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ గా పరిగణిస్తే మనం రెండు నమూనాలను గుర్తించాము అందులో ఒకటి లైన్లు ఏర్పడే చోటు రెండవది ఏమిటంటే అది ఎంత అనేది మరియు ఇక మూడవది చూస్తే మనము లైన్లను గమనించినట్లయితే ఇక్కడ అన్ని లైన్లు అంతా షార్పుగా లేవు ఇక కొన్ని లైన్లు చాలా షార్పుగా కనిపిస్తాయి ఇక్కడ ఇతర లైన్లను గమనించినట్లైతే అవి చాలా ఇరుకైనవిగా సన్నగా కనిపిస్తాయి మరియు అలాగే అవి వెడల్పుగా కనిపిస్తాయి ఆపై మరొక చాలా విస్తృతమైనది మరియు ఈ లైన్లలో ప్రతి దానితో అనుబంధించబడిన ఒక లైన్ వెడల్పుగా ఉంది ఇప్పుడు ఇక్కడ లైన్ వెడల్పులు మనం స్పెక్ట్రం ఉపయోగిస్తున్న లేదా స్పెక్ట్రం తీసుకుంటున్న పదార్థంపై మాత్రమే ఆధారపడవు అది మనం స్పెక్ట్రం తీసుకునే పర్యావరణంపై కూడా ఆధారపడి ఉంటాయి అందులో ప్రధానంగా వివిధ దశల్లో ఒకే పదార్ధం వాయు దశ ద్రవ దశ మరియు ఘనపదార్థాలు గా ఉంటాయి అయితే స్థానాలు మరియు తీవ్రతలు లైన్ స్థానాలు మరియు లైన్ తీవ్రతలు అంతగా మారకపోవచ్చు కానీ లైన్ వెడల్పులు మారతాయి కాబట్టి ఇది స్థానానికి మాత్రమే ప్రత్యేకమైనది కాదు పదార్థానికి కూడా ప్రత్యేకమైనది ఇది పరిసరాలకు కూడా ప్రత్యేకమైనది కాబట్టి మన వద్ద ఉన్నది ఏదైనా స్పెక్ట్రంలో ఉందంటే అది న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన రేడియో వేవ్ స్పెక్ట్రం అయినా లేదా మాలిక్యులర్ రొటేషన్ స్పెక్ట్రోస్కోపీకి మైక్రోవేవ్ స్పెక్ట్రమ్ అయినా లేదా ఆర్గానిక్ లాబొరేటరీలో సాధారణ సమ్మేళనం యొక్క ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రం అయినా లేదా కాంపౌండ్ సమ్మేళనం యొక్క ఎక్స్ రే స్పెక్ట్రం అయినా కావచ్చు రేడియేషన్తో సంబంధం లేకుండా ప్రతి స్పెక్ట్రం ఈ మూడు విభిన్న లక్షణాలను కలిగి ఉంటుంది లైన్ యొక్క స్థానాల లక్షణం అనేది అణువు జంప్ చేసే స్థాయిల మధ్య శక్తి వ్యత్యాసాలు మరియు తరువాత లైన్ వెడల్పులు మరియు లైన్ తీవ్రతలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి స్పెక్ట్రం యొక్క ప్రతి ప్రాంతంలోని ప్రతి పదార్థానికి ఇవి మూడు సాధారణ లక్షణాలు దానికి కారణం ఏమిటో చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ గుణాత్మక కారణాన్ని పరిశీలిద్దాం అలాగే మనం ముందుకు వెళుతున్నప్పుడు ఈ విషయంలో మరింత ఎక్కువగా తెలుసుకుంటాం అణువు నిర్దిష్ట శక్తుల వద్ద మాత్రమే గ్రహిస్తుంది అనేది హైడ్రోజన్ అణువు నుండి మనకు తెలిసిన విషయము మనం చిన్న తరగతులలో చదివిన నీల్స్ బోర్ క్వాంటం మెకానికల్ మోడల్ ప్రకారం హైడ్రోజన్ అణువులోని ఎలక్ట్రాన్ ప్రాథమిక స్థాయి నుండి లైమన్ సిరీస్ బాల్మర్ సిరీస్ పాచెన్ సిరీస్ బ్రాకెట్ సిరీస్ వంటి కొన్ని స్థాయిల నుండి కొన్ని ఇతర స్థాయిలకు దూకుతుంది అలాగే హార్మోనిక్ ఓసిలేటర్ యొక్క క్వాంటం మెకానిక్స్ హైడ్రోజన్ అణువు మొదలైనవి మనం ఉపన్యాసాల శ్రేణిలో చదువుకుంటాము అలాగే అణువులు అనేవి శక్తి స్థాయిలను కలిగి ఉంటాయి అందువలన మధ్య పరివర్తన వివిధ శక్తి స్థాయిలు వివిధ ఫ్రీక్వెన్సీ లేదా శక్తి వ్యత్యాసాలకు దారి తీస్తుంది మనం ఇక్కడ చూసేది వేవ్ నంబర్ విద్యుదయస్కాంత వికిరణం దాని ముందు పడటానికి ముందు ప్రారంభ శక్తి స్థాయి మరియు అణువు జంప్ చేసే చివరి స్థాయి మధ్య వ్యత్యాసానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది వివిధ శక్తి వ్యత్యాసాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ మరియు శక్తి స్థాయిలు వివిక్తమైనవి కాబట్టి శోషణం కూడా వివిక్త తరంగదైర్ఘ్యాల వద్ద మాత్రమే జరుగుతుంది ప్రతిచోటా కాదు రెండవది ఏమనగా క్వాంటం మెకానిక్స్ ప్రకారం అణువు దాని వివరణ ఇక విషయంలోకి వెళితే క్వాంటం మెకానిక్స్ ద్వారా అణువు యొక్క శక్తి స్థాయి స్పెక్ట్రం ఎలా పొందాలో మనం అర్థం చేసుకుంటే ఆ శక్తి స్థాయి వివరణలు సరిగ్గా ఉన్నాయో లేదో మనం స్పెక్ట్రం ద్వారా ధృవీకరించవచ్చు తదుపరిది లైన్ తీవ్రతలు ఇది భిన్నంగా ఉంటుంది ఇది మనకు చెబుతుందినది ఏమిటంటే అన్ని అణువులు ఒకే శక్తి స్థాయిని కలిగి ఉండవు కానీ కొన్ని అణువులు మాత్రమే శక్తి స్థాయిని కలిగి ఉంటాయి లేదా కొన్ని శక్తి స్థాయిలలో మరికొన్ని అణువులు ఉత్తేజితమవుతాయి ఇది మనకు మళ్లీ అసాధారణమైన దృగ్విషయం కాదు ఎందుకంటే హైస్కూల్ స్థాయిలో నుండి వాయువుల గతి సిద్ధాంతం నుండి పరమాణు వేగం యొక్క ఉష్ణ పంపిణీ గురించి మనకు తెలిసిందే పరమాణు వేగం చాలా అణువులతో సగటు వేగం మరియు కొన్ని అధిక వేగంతో పంపిణీ చేయబడుతుంది మరియు మరి కొన్ని తక్కువ వేగం కలిగి ఉంటాయి మరియు గతి సిద్ధాంతం విషయంలో పరమాణు వేగం మాలిక్యులర్ ఎనర్జీల పంపిణీ మాక్స్వెల్ బోల్ట్జ్మన్ పంపిణీ సూత్రాన్ని అనుసరిస్తుంది కానీ సాధారణంగా మాలిక్యులర్ ఎనర్జీల పరంగా నిర్దిష్ట సంఖ్యలో అణువులు నిర్దిష్ట శక్తి స్థాయిలలో ఉంటాయి మరియు మరికొన్నింటికి కొన్ని శక్తులు ఉంటాయి అందువల్ల వివిధ ప్రారంభ శక్తి స్థాయిలలో ఉండే అణువుల సంఖ్య భిన్నంగా ఉంటుంది ఇది పాపులేషన్ పంపిణీకి దారితీస్తుంది అందువల్ల తీవ్రతలు వివిధ శక్తి స్థాయిలలో అణువుల పాపులేషన్ పంపిణీకి అనుగుణంగా ఉంటాయి సమస్య యొక్క గణాంకాల ద్వారా ఇది వివరించబడింది సమస్య యొక్క క్వాంటం మెకానిక్స్ ద్వారా వివరించబడిన శక్తి స్థానాల గురించి మీరు భావిస్తే పాపులేషన్ వివిధ శక్తి స్థాయిలలో సంఖ్య గణాంక పద్ధతులు లేదా గణాంక మెకానిక్స్ ద్వారా వివరించబడింది ఈ రెండింటి ఇంటర్ప్లే ను మనం డైనమిక్స్లో చూస్తాము ఇది వివిధ స్పెక్ట్రల్ లైన్ల కోసం లైన్ వెడల్పులలో ఉంటుంది లైన్ వెడల్పులు విషయానికొస్తే లైన్ వెడల్పు అనేది పరమాణు శక్తులు పదునుగా నిర్వచించబడలేదు అన్నది వాస్తవమే కదా ఎందుకంటే పరమాణు నిరంతరం ఘర్షణ ద్వారా వాటి చుట్టూ ఉన్న మాధ్యమంతో పరస్పర చర్య ద్వారా వివిధ ఇతర మార్గాల ద్వారా శక్తిని మార్పిడి చేస్తుందన్న విషయం తెలుసు కదా అలాగే పరమాణు శక్తులు తీవ్రంగా నిర్వచించబడలేదు అందువల్ల ఒక నిర్దిష్ట శక్తి వద్ద జరగాల్సిన శోషణం కొద్దిగా పంపిణీ చేయబడుతుంది ఎందుకంటే ఆ నిర్దిష్ట శక్తితో అనిశ్చితి ఉదాహరణకు ఈ శక్తి కోసం దానికి సంబంధించిన అనిశ్చితి దాని యొక్క వెడల్పు ద్వారా ఇవ్వబడుతుంది ఈ అనిశ్చితి వివిధ కారణాల వల్ల కావచ్చు అణువులు శక్తిని విడుదల చేసేటప్పుడు ఢీకొనే స్థితిలో ఉంటే వేగవంతమైన అణువు నెమ్మదిగా ఉండే అణువు కంటే కొంచెం భిన్నమైన శక్తిని విడుదల చేస్తుంది డాప్లర్ ప్రభావం అనేది మనకు తెలిసిన విషయమే కాబట్టి వివిధ కారణాలు ఉన్నాయి ఘర్షణ విస్తరణ ఉంది పీడనం విస్తరణ ఉంది డాప్లర్ విస్తరణ ఉంది ఆపై హైసెన్బర్గ్ యొక్క అనిశ్చితి సూత్రం మరియు మొదలైన వాటి కారణంగా ప్రాథమికంగా సహజమైన అనివార్య సహజ లైన్ వెడల్పు లేదా సహజ విస్తరణ ఉంది అందువల్ల పరిశీలన ప్రక్రియలో అణువులు ఎదుర్కొనే డైనమిక్స్ దీనితో పరస్పర చర్యలు లైన్ వెడల్పులలో ప్రతిబింబిస్తాయి అందువల్ల లైన్ వెడల్పుల అధ్యయనం మాలిక్యులర్ ఎనర్జీ లెవల్స్ మరియు డిపాపులేషన్ డిస్ట్రిబ్యూషన్తో పరమాణు డైనమిక్స్ యొక్క పరస్పర చర్యకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఒక అణువుకు స్పెక్ట్రమ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలనుకుంటే వారు అధ్యయనం చేయాలనుకుంటున్న స్పెక్ట్రోస్కోపీ యొక్క ఏ శాఖ అయినా ఈ మూడు విషయాలను అర్థం చేసుకోవాలి మనం మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీని అధ్యయనం చేయాలనుకున్నా లేదా ఎక్స్ రే స్పెక్ట్రోస్కోపీని అధ్యయనం చేయాలనుకున్నా ఇవన్నీ అణువు యొక్క ముఖ్య విషయాలే ప్రతి శక్తి పరిధిలోనీ విషయాలు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి నిర్దిష్ట శక్తి పరిధికి సంబంధించిన లక్షణాలు విభిన్న వివరణలను కలిగి ఉంటాయి కానీ పరమాణు స్పెక్ట్రమ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో లేదా కనిపించే మూడు ముఖ్యమైన లక్షణాలు మనం గమనించినట్లైతే అదే అణువుకు మాలిక్యులర్ స్పెక్ట్రం ఉదాహరణకు బెంజీన్ అణువు అని చెప్పడానికి మనం లైన్ స్థానాలు తీవ్రతలు మరియు లైన్ వెడల్పుల గురించి మాట్లాడుతాము మనం మైక్రోవేవ్ ప్రాంతంలో బెంజీన్ అణువును చూస్తే మనకు నిర్దిష్ట స్పెక్ట్రం లభిస్తుంది మనం ఇన్ఫ్రారెడ్ ప్రాంతంలో బెంజీన్ను చూస్తే ఎలక్ట్రానిక్ శోషణంలో మనకు ఒక నిర్దిష్ట స్పెక్ట్రం లభిస్తుంది మరియు అలాగే మనకు విభిన్న స్పెక్ట్రం లభిస్తుంది అందువల్ల వివిధ ప్రాంతాలలో ఒకే అణువులకు లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి కానీ ఒక్కొక్కటి ఆ ప్రాంతంలో ఆ అణువు యొక్క స్పష్టమైన ఫింగర్ ప్రింట్ అంటే మీరు 1000 అణువుల యొక్క మైక్రోవేవ్ స్పెక్ట్రాను తీసుకుంటే ఆ స్పెక్ట్రమ్ను చూడటం ద్వారా వాటి మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు ఇది ఈ అణువు ఇది అణువు అని తెలుస్తుంది అందువల్ల ఇది అణువు యొక్క ప్రాంతానికి ప్రత్యేకమైనది మరియు స్పెక్ట్రోస్కోపీ యొక్క వివిధ శాఖల మధ్య ప్రత్యేకంగా ఉంటుంది